మనం సరళ సమీకరణాల సాధనపై ఉపన్యాసము కొనసాగిద్దాం ముందు ఉపన్యాసంలో చాలా సమీకరణాలు మరియు చరరాశుల ఉదాహరణ లో సాధన లేని వాటికి సర్వోత్తమీకరణ దృష్టికోణం తో సాధన ఎలా కనుగొనవచ్చు అనే అంశం చర్చించాము ఈ ఉపన్యాసంలో మనము ముందు సాధించిన పరిష్కారాలను ఉపయోగిస్తే ఏమవుతుందో నేను మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను మరియు తర్వాత నేను సమీకరణాల కన్నా ఎక్కువ చరరాశు లు ఉన్న ఉదాహరణల వైపు చూడడం కొనసాగిస్తాను ఇప్పుడు స్క్రీన్ లో చూపించిన విధముగా A x b అనే ఉదాహరణ ను చూద్దాం ఇక్కడ ఒక మాతృక 3 వరుసలు మరియు 2 నిలువ వరుసలు కలిగి ఉన్నది దాని ప్రాథమిక అర్థం రెండు చరరాశుల కలిగిన 3 సమీకరణాలు సమీకరణాలు చరరాశుల కన్నాఎక్కువ ఉన్నాయి మరియు ఈ సమీకరణాలను x1 1 2x1 0 5 మరియు 3x1 x2 5 గా చదవాలి మీరు ఈ సమీకరణాలను గమనించినట్లయితే మీకు మొదటి రెండు సమీకరణాలు అస్థిరమైనవిగా తెలుస్తాయి ఉదాహరణకు మనము మొదటి సమీకరణాలు నిజమైతే అప్పుడు x1 1 మరియు ఆ విలువని రెండవ సమీకరణము లో ప్రతిక్షేపిస్తే మీకు 2 x1 0 05 కాబట్టి x1 విలువ 0 25 అవుతుంది మరియు అది మొదటి సమీకరణాన్ని వివరించలేదు కాబట్టి ఈ రెండు సమీకరణాలు అస్థిరమైనవి మూడవ సమీకరణం 3x1 x2 x1 విలువ ఏమైనా ఈ సమీకరణాన్ని x2 విలువ లెక్కించుటకు ఉపయోగించవచ్చు ఏది ఏమైనా ఈ సమీకరణ సమితి సాధించలేము ఇప్పుడు మనం సర్వోత్తమసమీకరణ ను ఉపయోగిస్తే మనకు వచ్చే పరిష్కారమును చూద్దాం అది చివరి ఉపన్యాసములో లో వివరించాం మనం x Aᵀ A ఇన్వెర్స్ Aᵀ b A మాతృక 1 0 2 0 3 1 కాబట్టి Aᵀ మాతృక 1 2 3 0 0 1సులువుగా మాతృకలు ఇక్కడ పూరించడమే మరియు గణన చేశాక మనకు ఈ సమీకరణాన్ని ఇస్తుంది ఇది x2 అనేది 15 5 మాతృక రెట్లు అని తెలుపుతుంది ఇది గణన లో మధ్య స్థానం మీరు ఇంకా సూక్ష్మకరిస్తే మీకు x1 0x2 5 అనే పరిష్కారము వస్తుంది గమనిస్తే ఇక్కడ మనం ఎంచుకున్న సర్వోత్తమీకరణం చివరి స్లైడ్లో ఏ 2 ఉదాహరణ లోనూ లేదు ఇది x1 1 మరియు x1 0 సర్వోత్తమీకరణ పద్ధతి x1 0 మరియు x2 5 ఎంచుకుంది మరియు మీరు సమీకరణం లో ప్రతిక్షేపిస్తే మీకు b 0 0 5 గా వస్తుంది అయితే నిజమైన b మనకు ఆసక్తికరమైనదిగా 1 0 5 5 కలిగి ఉంది కాబట్టి మీరు మూడవ సమీకరణాన్ని పరిష్కరిస్తున్నప్పుడు ఖచ్చితంగా గాముందు మొదటి రెండు సమీకరణాలను పరిష్కరించకుండా తీసుకోండి అయితే మనము ముందు వివరణలో ఇచ్చిన విధముగా ఎర్రర్ యొక్క సమిష్ట కనిష్ఠీకరణల భావములో ఇది ఉత్తమ పరిష్కారందీనిని సమ్ ఆఫ్ స్క్వేర్ డ్ ఎర్రర్స్ అని నిర్వచిమ్చాము మనం తర్వాత ఉదాహరణకు వెళ్దాం మనకు వర్ణించడానికి కొంత వ్యత్యాసంగా ఉండే ఉదాహరణ తీసుకుందాం మనం ఎడమచేతివైపు తీసుకున్నట్లయితే అదే మాతృక ఉంది అయితే కుడి చేతి వైపు 1 2 5 గా మార్పు చేయబడింది ఇది మనం ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో చేశాంఇది మనం చూడవచ్చు కాబట్టి ఈ సమీకరణాన్ని చూసినట్లయితే మొదటి సమీకరణ x1 1 గా చదవ బడుతుంది మీరు రెండవ సమీకరణాన్ని చూసినట్లయితే 2x1 2 గా చదవబడుతుంది మూడో సమీకరణము 3x1 x2 5 గా చదవబడుతుంది కాబట్టి మొదటి సమీకరణం x1 1 కొరకు మరియు రెండవ సమీకరణానికి పరిష్కారము వస్తుంది ఎందుకంటే ఇది 2x1 2 గా చదవ బడుతుంది మనం మొదటి సమీకరణము నుండి వచ్చిన పరిష్కారాన్ని సులువుగా ప్రతిక్షేపించాలి మరియు అది రెండవ సమీకరణమను కూడా పూర్తిగా నెరవేరుస్తుందో లేదో చూడాలి ఎందుకంటే x1 1 2 రెట్లు x1 2 రెట్లు 1 విలువ 2 అయినది రెండవ సమీకరణము కూడా నెరవేరినది ఇప్పుడు మనం మూడో సమీకరణము ఏమౌతుందో చూద్దాం మూడవ సమీకరణము 3x1 x2 5 గా చదవబడుతుందిమనకు తెలుసు x1 1 మొదటి రెండు సమీకరణాలను పూర్తిగా నెరవేరుస్తుంది కాబట్టి 3 x1 x2 5 మీకు x2 2 ఇస్తుంది ఇప్పుడు మీరు గమనించినట్లయితే నాకు 2 x1 మరియు x2 కొరకు ఒక పరిష్కారముగా 1 మరియు 2 ఉంటాయి సమీకరణాల సంఖ్య చరరాశుల కంటే ఎక్కువగా ఉన్నా సమీకరణాలు నాకు x1 మరియు x2 కొరకు పరిష్కారము ఇచ్చే విధముగా ఉన్నాయి అవి 3 సమీకరణాలను పూర్తిగా నెరవేర్చాయి ఇప్పుడు మనం చూద్దాం సమీకరణం పరిష్కారాన్ని నిజంగా బహిర్గతం చేస్తోందా లేదా అని కాబట్టి మనము x Aᵀ A 1 Aᵀ b అన్నాము మరియు మనము చివరి ఉదాహరణలో ఉన్న అదే మార్పు చేద్దాము మినహాయించి ఇప్పుడు b విలువ 1 2 5 అయినది తర్వాత మరికొన్ని గణనలు మనం చూద్దాం అవి x1 1 x2 2 అయితే పరిష్కారము 1 2 మరియు మనం అప్పటికే ఇది సమీకరణాన్ని పరిష్కరిస్తుంది అని సరిచూశాం మరియు ముందు స్లైడ్ నుండి పరిశీలన ద్వారా 1 2 అనేది ఒక పరిష్కారముగా సరిచూశాం కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే మనకు చరరాశులు కంటే సమీకరణాలు ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు మీరు ఎప్పటికీ ఈ లీస్ట్ స్క్వేర్ పరిష్కారాన్ని ఉపయోగించవచ్చు ఇది Aᵀ A 1 Aᵀ b మనం మనసులో ఉంచుకోవలసిన ఒకే ఒక్క విషయం ఏమిటంటే Aᵀ A 1 ఉనికి A నిలువ వరుసలు లీనియర్లీ ఇండిపెండెంట్ అయినప్పుడే ఉంటుంది Aనిలువ వరుసలు లీనియర్లీ ఇండిపెండెంట్ కాకపోతే అప్పుడు మనం వేరే కొంత చేయవలసి ఉంటుంది ఇది మీరు ఈ పాఠ్యాంశంలో ముందుకు వెళ్తున్నప్పుడు చూడవచ్చు అందువలన ఎక్కడ అయితే సమీకరణాలు చరరాశుల కంటే ఎక్కువ ఉంటాయో ఆ ఉదాహరణ పూర్తయింది ఇప్పుడు మనం ఎక్కడ అయితే సమీకరణాలు చరరాశుల కంటే తక్కువగా ఉంటాయో దానిని చివరి స్థితిగా ఉద్దేశిద్దామ్ ఇది m లెస్ దాన్ n ఈ స్థితిలో మనం సమీకరణాల కంటేఎక్కువ లక్షణాలు లేదా చరరాశులు ఉండే సమస్యను ఉద్దేశిద్దామ్ ఇప్పుడు నాకు ఎక్కువ చరరాశులు మరియు సమీకరణాలు ఉన్నందువల్ల అనంతమైన పరిష్కారాలు ఉంటాయి ఇప్పుడు నా దగ్గర 2 సమీకరణాలు 3 చరరాశులు ఉన్నాయి అని మనం చెబుదాం ఈ పరిస్థితిని మీరు ఆలోచించండి ఒక చోట మీరు ఏదో ఒక x3 ఎంచుకొని మరియు సులువుగా రెండు సమీకరణాల్లో పెట్టండి మరియు x3 కి సంబంధించిన పదాలను సేకరించండి మరియు దానిని కుడిచేతి వైపునకు తీసుకురండి అది మీకు రెండు సమీకరణాలు మరియు రెండు చరరాశులను ఇస్తుంది మరియు ఒకసారి మనము రెండు సమీకరణాలు మరియు రెండు చరరాశులలో పరిష్కరిస్తే మనకు x1 మరియు x3 x2 విలువలు ఇస్తాయి కాబట్టి ప్రాథమికంగా దీని అర్థం ఏమిటంటే నేను x3 కొరకు ఏ విలువ అయినా ఎంచుకోవచ్చు మరియు తరువాత నాకు దానికి సంబంధించి x1 మరియు x2 కొరకు విలువలు వస్తాయి నాకు అనంతమైన పరిష్కారాలు ఉన్నందువలన నా ప్రశ్న ఏంటంటే నేను అనంతమైన సాధ్యమగు పరిష్కారాల సమితి నుండి ఎలా ఒకే ఒక పరిష్కారాన్ని కనుగొనగలను స్పష్టముగా మీరు సమీకరణాల ఈ సాధన చూసినట్లయితే అక్కడ ఈ అనంతమైన సాధ్యమగు పరిష్కారాలను వేరుచేసే మార్గము లేదు కాబట్టి మనము ఏదో ఒక ప్రమాణమును ఉపయోగించవలెను ఇది ఒక విలువ కలిగి మనకు ఒక పరిష్కారాన్ని తీసుకునే లాగా ఉంటుంది అదే ఈ స్థితికి పరిష్కారం ముందు ఉదాహరణలో విధంగా మనము సర్వోత్తమీకరణం దృష్టి కోణం ఇక్కడ తీసుకుంటే మనము ఏం చేస్తామంటే మనము xTx కనిష్ఠీకరణ చేస్తాము ఈ హాఫ్ మనము పరిష్కారము చక్కగా రావడానికి ఖచ్చితత్వం ఇస్తుంది మరియు ఇక్కడ కొంత గమనించండి ఇది చాలా ముఖ్యమైనది మనకొక నిర్బంధం కూడా ఈ సర్వోత్తమీకరణ సమస్యలో ఉంది కాబట్టి నేను ఈ హాఫ్ ని కనిష్ఠీకరణ చేద్దామనుకుంటున్నానుxTxఅనేది A x b నిర్బంధానికి సంబంధించినది కాబట్టి వేరే మాటల్లో మనం ఏం చెప్పాలి అంటే ఏదైనా పరిష్కారానికి మనకు సమీకరణాలను ఖచ్చితంగా గా పూర్తిగా నెరవేర్చే x విలువ వస్తుంది కాబట్టి దీని లక్ష్యం ఏంటంటే ఉన్న అన్ని పరిష్కారాలలో నేను ఏ పరిష్కారం ఈ xTx కనిష్ఠీకరణ చేస్తూ ఎంచుకోవాలో తెలుపుతుంది మనము దీని కొరకు హేతుబద్ధంగా ఆలోచించాలి ఎందుకు మనం xTx లక్ష్యంగా ఎంచుకోవాలి అని ఇది ప్రాథమికంగా ఏమి చెబుతుందంటే అన్ని పరిష్కారాలు లోనూ నాకు కావలసిన పరిష్కారము కేంద్రానికి దగ్గరగా ఉంటుంది ఇదే xTx పదములలో చెప్పబడింది ఇంజనీరింగ్ దృష్టికోణంలో ఒకరు దీనిని నిరూపణ చేయాలంటే ఈ క్రింది విధముగా ఉంటుంది మీకు ఎక్కువ డిజైన్స్ పెరామీటర్ర్లు ఉన్నట్లయితే వాటిని మీరు సర్వోత్తమీకరణం చేయడానికి ప్రయత్నిస్తుంటే మరియు కొన్ని పరిమాణము లు తక్కువ చేయాలనుకుంటే ఉదాహరణకు మీకు చిన్న అంకెలు కావాలి అనుకుంటే కాబట్టి మీరు కేంద్రానికి ఎంత వీలైతే అంత దగ్గరగా ఉండాలనుకుంటారు ఇది ఒక నిజమైన నిరూపణ ఏదో కొంత చేయడానికి అయినా ఇది అనంతమైన పరిష్కారాలు నుండి ఒక పరిష్కారాన్ని తీసుకోవడానికి ఒక మార్గము ఇప్పుడు ముందు ఉదాహరణలో మరియు ఈ ఉదాహరణలో మనము సర్వోత్తమీకరణ సమస్యలను పరిష్కరిస్తున్నాము అయినా ఈ కోర్సు లో ఎలా సర్వోత్తమీకరణం సమస్యలన్నీ పరిష్కరించాలో బోధించలేదు ఎవరైతే ముందుగానే సర్వోత్తమీకరణ సమస్యలను పరిష్కరించా రో వారికి ఇది అర్థమవుతుంది ఎవరికైతే సర్వోత్తమీకరణ సమస్యల పరిష్కారము తెలియదో ఆ మిగతా పార్టిసిపెంట్స్లను నాతో సహకరించవలసిందిగా ప్రోత్సహిస్తున్నాను తర్వాత ఈ పరిష్కారం మరియు పరిష్కార రూపము ఏమిటి మరియు ఒక్కసారి లీనియర్ ఆల్జీబ్రా లో ఈ మాడ్యూల్ పూర్తి అయ్యాక మనకు సర్వోత్తమీకరణం పై కొన్ని మాడ్యూల్స్ డేటా సైన్స్ దృష్టికోణంలో ఉంటాయి కాబట్టి అది మనం చేసినప్పుడు మీరు ఇలాంటి సర్వోత్తమీకరణం సమస్యలను ఎలా పరిష్కరించాలో చూడవచ్చు మనము పరిష్కరించిన చివరి ఉదాహరణలలో సర్వోత్తమీకరణలు అనిర్బంధమైనవి ఎందుకంటే వాటిలో ఆ సమస్యకు నిర్బంధాలు లేవు అయితే పరిష్కరించిన సమస్యలను అనిర్బంధమైన సర్వోత్తమీకరణ సమస్యలు అని అంటారు మనము పరిష్కరిస్తున్న ఈ సమస్యను నిర్బంధమైన సర్వోత్తమీకరణం సమస్య అంటారు ఎందువలన అంటే మనకు ఎప్పుడైతే ఒక లక్ష్యం వుంటుందో అప్పుడు మనము పరిష్కరించాల్సిన నిర్భంధముల సమితి కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇది అర్థం చేసుకోవటానికి సర్వోత్తమీకరణల మాడ్యూల్ కు వెళ్లే వరకు మాతో సహకరించాలి ఆసక్తికరంగా సర్వోత్తమీకరణల పై ఈ లీనియర్ ఆల్జీబ్రా ఒక సహజమైన మంచి ఆలోచన కానీ ఆసక్తికరంగా గా కొన్నిలీనియర్ ఆల్జీబ్రా భావనలు సర్వోత్తమీకరణ సమస్యలుగా చూడవచ్చు మరియు సర్వోత్తమీకరణం సమస్యల పరిష్కారానికి చాలా లీనియర్ ఆల్జీబ్రా భావనలు కావాలి కాబట్టి ఈ దృష్టిలో అవి రెండూ జత పడ్డాయి ఈ రూపము లో ఉన్న ఏ ఉదాహరణ సర్వోత్తమీకరణ సమస్య అయినా పరిష్కారం చేయగలము దీనినే లెగ్రాంజియన్ ఫంక్షన్ f కామా λఅంటారు λఅనేది అదనపు పారామీటర్ అది మనము సర్వోత్తమీకరణం ఏర్పాటు చేయడంలో పరిచయం చేస్తున్నాము మరియు మీరు ఏం చేస్తారు అంటే మీరు సమీకరణల సమితిని పొందడానికి ఈ లెగ్రాంజియన్ను x నకు అనుబంధముగా కనిష్ఠీకరించాలి మరియు దీనిని లెగ్రాంజియన్ కు సంబంధితంగా కనిష్ఠీకరించాలి ఇది నిర్బంధాల ను అనుసరిస్తున్నట్లు మీకు ఏ పరిష్కారం వచ్చినా x సంబంధితముగా రెండు డిఫరెన్స్షిఏషన్లు పరిష్కరించాలి అది మీకు x Aᵀ λ 0 ఇవ్వాలి మరియు యు λ కు సంబంధితముగా డిఫరెన్స్షిఏషన్ చెయ్యాలి ఇది మీకు A x b 0 అనేది సులువుగా ఇస్తుంది ప్రాథమికంగా ఏం చెప్తుంది అంటే ఏ పరిష్కారం మీకు వచ్చిన అది A x b ను పూర్తిగా నెరవేర్చాలి మనము పరిష్కారాన్ని గుర్తించడంలో దీన్ని ఉపయోగము చూద్దాం మనము ఈ సమీకరణాన్ని x ATλ విలువ 0 ను చూద్దాం కనుక దీని నుండి మనకు x కు పరిష్కారము వస్తుంది ఇది Aᵀ λ ఇప్పుడు ఏం చేయగలరు అంటే మీకు x తెలియదు మరియు మీకు λ కూడా తెలియదు కాబట్టి అక్కడ అ రెండింటిని కనుగొనడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే మనము ఏ పరిష్కారం అయినా A x b ను పూర్తిగా నెరవేర్చాలి అనే జ్ఞానాన్ని ఉపయోగిద్దాం కాబట్టి మనమేం చేద్దామంటే మనము x ను A తో ముందుగా గుణించాలి కాబట్టి మనం ముందుగా రెండు వైపులా గుణిద్దాం మనకు x A Aᵀ λ సమీకరణము A తో ముందుగా గుణించడం వలన వచ్చింది ఇప్పుడు x యొక్క ఏ పరిష్కారమైన Ax b ను పూర్తిగా నెరవేరుస్తుంది నేను Ax ను b తో ప్ప్రతిక్షేపించవచ్చు మరియు నాకు b A Aᵀ λ అను ఒక సమీకరణ వస్తుంది మరియు ఈ సమీకరణము నుండి మనకు λ అనేది A Aᵀ ఇన్వర్స్ b అవుతుంది మరియు ఇది సాధ్యమైనది మరియు ఇది ఇన్వర్స్ ఉనికి అన్ని వరుసలు లీనియర్లీ ఇండిపెండెంట్ అయినప్పుడే ఉంటుంది ఇప్పుడు మనకు λ కొరకు సమీకరణము ఉన్నందువలన మనము ఆ సమీకరణం ఇక్కడ ప్ప్రతిక్షేపించవచ్చు మరియు మనకు x ATλ వస్తుంది మరియు మీ λ అనేది ఈ సమీకరణము ఇది ఇక్కడ నుండి వచ్చింది కాబట్టి A x b సమీకరణము లో ఇది x కొరకు పరిష్కారాన్ని ఇస్తుంది మరియు ఈ ఆలోచన ఇక్కడ ఉపయోగించడం వలన మనకు లభించిన x అసలు సమీకరణమైన A x b ను పూర్తిగా నెరవేరుస్తుంది ఇప్పుడు ఇది అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం నాకు ఇక్కడ ఒకA x b ఉంది నాకు 1 2 3 0 0 1 అను a మరియు 2 1 అను b ఉన్నాయి కాబట్టి ఇక మీరు మళ్ళీ గమనించండి అక్కడ రెండు సమీకరణాలు నాకు రెండు వరుసలు మరియు మూడు సమీకరణాలు మూడు చరరాశులు నాకు 3 నిలువు వరుసలు మరియు ఈ సమీకరణాలు x1 2x2 3x3 2 గా మరియు x3 1గా చదవబడతాయి ఇప్పుడు స్పష్టంగా మీరు ఈ సమీకరణాన్ని చూసినట్లయితే మీరు గమనించవచ్చు ఏమనగా x3 1 కు పరిష్కారం ఉంది కాబట్టి ప్రశ్న ఏమిటంటే ఎలా నేను x1 మరియు x2 లను ఎంచుకోవాలి ఏమైనా నా మనం సర్వోత్తమీకరణ పరిష్కారాన్ని ఉపయోగిస్తాం ఇక్కడ నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవడానికి కాబట్టి ముందు స్లైడ్ నుండి సర్వోత్తమీకరణం పరిష్కారం ఈ విధముగా ఉన్నది x Aᵀ A Aᵀ 1 b ఇప్పుడు Aᵀ అనేది 1 2 3 0 0 1 గా ఇక్కడ ఉన్నది మరియు ఇది నా A మరియు Aᵀ మళ్లీ నేను దీని ఇన్వర్స్ మరియు b ను 2 1 గా ఇప్పుడు తీసుకుంటున్నాను మరియు నేను మరికొన్ని ఆల్జీబ్రా చేయాలనుకున్నప్పుడు నాకు చివరకు x1 x2 x3 లకు పరిష్కారాలు వస్తాయి ఇవి ఇలా ఉంటాయి మరియు మనం ముందుగా చూశాము x3 1అనేది ఒక పరిష్కారం ఎందుకనగా చివరి సమీకరణ ప్రాథమికంగా x3 1 అని చెప్పబడింది ఇప్పుడు x3 1 సమీకరణాన్ని ఎంచుకున్న తర్వాత మొదటి రెండు సమీకరణాలు పూర్తిగా నెరవేర్చుటకు x1 మరియు x2 లకు మీరు చాలా అంకెలు కనుగొనవచ్చు అన్నిటికన్నా ఈ పరిష్కారం 0 2 0 4 ను పరిష్కారానికి మినిమం నార్మ్ గా తెలుపుతుంది లేదా ఈ వెక్టర్ కేంద్రము నుండి దగ్గరగా ఉన్న వెక్టర్ అని తెలుపుతుంది అదే నా సమీకరణము A x b ను పూర్తిగా నెరవేరుస్తుంది కాబట్టి నేను చివరిగా x1 x2 x3 అనేది 0 2 0 41 నా పరిష్కారమని చెప్పగలను మరియు మీరు సులువుగా పరీక్షించి గలరు అది అసలు సమీకరణాన్ని పూర్తిగా నెరవేరుస్తుందని ఎందుకంటే x3 అనేది 1 రెండవ సమీకరణ x3 1 గా ఉన్నది కాబట్టి అది పూర్తిగా నెరవేరినది ఎప్పుడైతే మీరు మిగతా సమీకరణాలను చూస్తారో మీకు ఒక రెట్లు 0 2 2 రెట్లు 0 4 ఉంటాయి 81 3 రెట్లు 1 ఇది మీకు 3 1 2 ఇస్తుంది కాబట్టి మనం కనుగొన్న ఒక పరిష్కారం అసలు సమీకరణాన్ని పూర్తిగా నెరవేరుస్తుంది మరియు ఇది కూడా మినిమం నార్మ్ పరిష్కారాన్ని ఇవ్వగలదు మనము చర్చించిన విధంగా కాబట్టి మనకు సరళసమీకరణాల సమితి ఉన్నప్పుడు మనం ప్రాథమికంగా మూడు స్థితులను చూడాలి మొదటి స్థితి సమీకరణాలు మరియు చరరాశులు సమానంగా ఉండటం m n రెండవ స్థితి సమీకరణాల సంఖ్య చరరాశుల సంఖ్య కంటే ఎక్కువగా ఉండటం m గ్రేటర్ దాన్ n మరియు మూడోస్థితి చరరాశుల సంఖ్య సమీకరణాల సంఖ్య కంటే తక్కువ ఉండటం m లెస్ దాన్ n మరియు మనము ఒక ఉదాహరణలో అది ఫుల్ ర్యాంక్ మాతృక అయితే ఖచ్చితమైనపరిష్కారాన్ని చూశాము మరియు ఇది ఫుల్ ర్యాంక్ మాతృక కాకపోతే అప్పుడు మీ కు అనంతమైన పరిష్కారా లు ఉంటాయి లేదా పరిష్కారాలు ఉండకపోవచ్చు మరియు ఆసక్తికరంగా తదుపరి 2 స్థితులు ఈ రెండు విషయాలు కలిగి ఉంటాయి మనకు చరరాశుల కంటే ఎక్కువ సమీకరణాలు ఉన్నప్పుడు ఈ స్థితిలో నాకు పరిష్కారం లేదు మరియు ఎప్పుడైతే నాకు చరరాశులు సమీకరణాల కంటే ఎక్కువ ఉంటాయో అప్పుడు నాకు అనంతమైన పరిష్కారాలు ఉంటాయి మరియు మనము 3 సమీకరణాలను పరిష్కరించగలగడం వలన మనము 2 మరియు 3 స్థితుల పరిష్కారాలను ఉపయోగించగలము ఫుల్ ర్యాంక్ లేని చోట మరియు సమీకరణల సమితి యొక్కస్థిరత్వాన్ని లేదా అస్థిరత్వాన్ని బట్టి మీరు అనంతమైన పరిష్కారాలా లేదా పరిష్కారము శూన్యమా అనేది ఉపయోగించాలి కాబట్టి కొన్ని భావాలలో మనకు అర్థమైంది ఏమిటంటే ఈ అన్ని ఫలితాలకు కొంత సాధారణీకరణ ఉంటుంది కాబట్టి మనం అన్ని రకముల ఉదాహరణలు పరిష్కరించేలా ఒకసమీకరణం రాయవచ్చు అది స్క్వేర్ రెక్టఅంగులర్ ఉదాహరణల వంటివి కూడా పరిష్కరిస్తుంది అందువలన అది ఒక ప్రశ్న మనము అడుగుతున్నాము 12 మరియు 3 స్థితుల నుండి ఫలితాలను సాధారణీకరణ చేసేలాగా ఏదైనా రూపము ఉంటుందా అది అన్నింటిని సాధారణీకరణ చేసి ఉపయోగించే భావన వైపు మరలుతుంది ఇది ఏమిటంటే మాత్రిక యొక్క మూర్ పెంరోజ్ సూడో ఇన్వెర్స్ కాబట్టి ఎప్పుడైతే మన కు సాధారణంగా సమీకరణాలు a x bరూపములో ఉంటాయో మనము x A 1 b ను ఒక పరిష్కారంగా రాయగలము దీని సాధారణీకరణ x ను A I గా రాయడం ఈ పదము b యొక్క సూడో ఇన్వెర్స్ ను సూచిస్తుంది మరియు సూడో ఇన్వెర్స్ అను అది A పరిమాణంతో సంబంధము లేకుండా అడ్డు వరుస లు మరియు వరుసల పై ఆధారపడి ఉన్నదా లేదా అని కాక ఒక పద్ధతిలో ఈ గణన ఎప్పుడైనా చేయవచ్చు నేను ఒక సాధారణ సమీకరణ పరిష్కారాన్ని ఈ విధముగా రాయగలిగిన అట్లయితే ఇది ఈ పాఠ్యాంశంలో ని మనము చర్చించిన స్థితులను తగ్గిస్తుంది ఇప్పుడు చాలా సౌకర్యవంతమైన మార్గము అది నిలువు వరుసలు ఎక్కువ ఉన్నాయా లేదా వరుసలు ఎక్కువ ఉన్నాయా ఫుల్ రాంక్ ఉందా అని మొదలైనవి చూడక అన్ని పరిష్కారాలను ప్రదర్శించగలదు వాటన్నింటిని వాటిని కలిపి ఒక సమీకరణల్లో ఉంచినట్లయితే అది చాలా బాగుంటుంది మరియు ఇది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ సమీకరణమును సూడో ఇన్వెర్స్ అని పిలుస్తారు ఇప్పుడు a యొక్క సూడో ఇన్వెర్స్ గణన చేయుటకు సింగులర్ వేల్యూ డెకంపోసిషన్ అనేది ఒక పద్ధతి దీనిని లెక్కించటానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ సింగులర్ వేల్యూ డెకంపోసిషన్ అనేది ఒక మార్గము మరియుఈ కోర్సు వరకు చూసినట్లయితే మనము దీనిని కేవలము ఎలా లెక్కించాలో మీరు తెలుసుకోవడం అవసరము మనము సింగులర్ వేల్యూ డికంపోసిషన్ ఎలా జరుగుతుందో నిజంగా చింతించవలసిన అవసరము లేదు కాబట్టి ఇది ఎలా నాకు R లో వస్తుంది కాబట్టి ఇది R లో చేసే విధానం ఏమిటంటే ఈ లైబ్రరీ ఉపయోగించడం మరియు సూడో ఇన్వెర్స్ ను సాధారణంగా ఈ g ఇన్వెర్స్ a తో లెక్కిస్తారు ఇక్కడ g అంటే సాధారణీకరణ కాబట్టి R ఏం చేస్తుందంటే సమస్య పరిమాణంఏదైనా మీరు ఇక్కడ ఇవ్వవచ్చు మేము 2 భిన్న ఉదాహరణలను ఇచ్చాముఒక ఉదాహరణ చరరాశులుకంటే ఎక్కువ సమీకరణాలు కలది రెండవ ఉదాహరణ సమీకరణాల కంటే ఎక్కువ చరరాశులు కలది ఈ ఉదాహరణలు ఈ పాఠ్యాంశమునుండి తీసుకున్నవే మరియు ab మాతృకల యొక్క పరిమాణం తో సంబంధం లేకుండా మనము అదే సమీకరణ g ఇన్వెర్స్ Aఉపయోగిస్తున్నాము మరియు పరిష్కారము 1 2 అది మన కు వచ్చిన ఒక ఉదాహరణ యొక్క పరిష్కారము 0 4 మరియు మనకు వేరే ఉదాహరణ లో g ఇన్వెర్స్ నుండి 1 వచ్చినది ఇప్పుడు అర్థం చేసుకోవలసిన ముఖ్యఅంశం ఏమిటంటే మీరు R లో g ఇన్వెర్స్ ను ఈ పరిష్కారం కొరకు ఉపయోగించవచ్చు కానీ వివరణలో ఈ పరిష్కారాలు ఇక్కడ ఇలా ఉంటాయి అవి ఏమిటంటే ఇది ఒక లీస్ట్ స్క్వేర్ పరిష్కారం లేదా ఇది ఒక పరిష్కారం అది సామూహికంగా ఎర్రర్స్ ని కనిష్ఠీకరణ చేస్తుంది లేదా ఇది ఒక పరిష్కారం అది e12 e22 మొదలగు వాటిని కనిష్ఠీకరణ చేస్తుంది దీనినే మనం మినిమం నార్మ్ పరిష్కారం అంటాము ఎప్పుడైతే అక్కడ అనంతమైన పరిష్కారాలు ఉంటాయో ఇది కేంద్రమునకు ఒక దగ్గర పరిష్కారం ఇస్తుంది కాబట్టి అదే దాని వివరణ ఈ రెండు పరిష్కారాలకు మన మనసులో ఉంచుకోవాల్సినది ఏమిటంటే సరళ సమీకరణాల సాధన కు సంబంధించిన వరకు ఏది ఏమైనా R ను ఎలా ఉపయోగించాలి అనేది చాలా సులువు మీరు సులువుగా g ఇన్వెర్స్ అనే ఒక ఫంక్షన్ను ఉపయోగించాలి కాబట్టి నన్ను దీన్ని సంక్షిప్త పరచనివ్వండి నేను చెప్తాను మాకు A x b రూపములో ఉన్న సమీకరణాలను పరిష్కరించడం ఆసక్తి అని మేము మూడు స్థితులు గురించి m nm గ్రేటర్ థన్ nmలెస్ థన్ n మరియు ఒకవేళ A అనేది ఫుల్ రాంక్ అయితే దానికి ఏకైక పరిష్కారం A 1b A ఫుల్ రాంక్ అట్లయితే అక్కడ 2 సాధ్యాలుఉన్నాయి అవి సమీకరణాలు స్థిరమైనవా లేదా అస్థిరమైనవా అని అని మరియు m గ్రేటర్ థన్ n విషయంలో మనము లీస్ట్ స్క్వేర్ పరిష్కారం కోసం చూస్తాము మరియు m లెస్ థన్ n అయినప్పుడు మనం లీస్ట్ నోర్మ్ వైపు చూస్తాము మనం దీన్ని A 1b అని రాయవచ్చు లేదా నేను దీనిని సూడో ఇన్వెర్స్ b గా రాయవచ్చు ఈ ఉదాహరణలో సూడో ఇన్వెర్స్ మరియుA ఇన్వెర్స్ ఖచ్చితంగా ఒక్కటే అవుతాయి మరియు నేను ముందు చెప్పిన విధముగా ఈ రెండు ఉదాహరణలు ఈ రెండింటితో వివరించబడ్డాయి నేను అదే సూడో ఇన్వెర్స్ b రెండు ఉదాహరణకు కూడా ఉపయోగించవచ్చు అవి స్థిరమైనవా లేదా అస్థిరమైనవా అని మొదలగు వాటి గురించి చింతించ కుండా అన్ని స్థితులలో నాకు కు ఈ సార్వత్రిక సాధారణీకరణ ఆలోచన పరిష్కారం ఇస్తుంది కాబట్టి ఇది సరళ సమీకరణాలను స్క్వేర్ రెక్టఅంగులర్ అనే వాటితో సంబంధం లేకుండా నిజంగా నిలువు వరుసలు ఆధారితమైనవా లేదా ఆధారితమైనవి కాదా అను వాటి గురించి చింతించకుండా పరిష్కరించడం పై పాఠ్యాంశమును ముగిస్తుంది మీరు సార్వత్రిక సాధారణీకరణను అన్ని స్థితులకు పరిష్కారాన్ని కనుగొనే ఏకం చేయు భావనగా ఉపయోగింవచ్చు ధన్యవాదములు మరియు తదుపరి పాఠ్యాంశంలో మనము జామెట్రిక్ దృష్టి కోణమును ఇదే సమీకరణలకు మరియు చరరాశులకు తీసుకుందాం అది డేటా సైన్స్ కి ఎంతో ఉపయోగం